నేను మరియు డాక్టర్ కమలిక దత్తా సంయుక్తం గా నిర్వహించే ఈ కోర్సుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈ కోర్సు లో ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ అనే అంశము ప్రత్యేకించి కొన్నిహాండ్స ఆన్ డిజైన్ ఉదాహరణ లు గురించి మాట్లాడుదాం ప్రయోగం కొరకు ప్రధానముగా రెండు విభిన్న ఎంబెడెడ్ సిస్టమ్ ప్లాట్ఫాం లు ఒకటి ARM ఆధారిత బోర్డు మరొకటి ప్రామాణిక ఆర్డినో యునో ఆధారిత బోర్డు తో పని చేస్తాము ఇప్పుడు మనము అసలు ప్రయోగంతో కొనసాగడానికి ముందు మనకు ఎంబెడెడ్ సిస్టమ్ ఎందుకు అవసరందాని వెనుక ఉన్న ప్రేరణ ఏమిటి ఎంబెడెడ్ సిస్టమ్ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి డిజైన్ ప్రత్యామ్నాయాలు ఏమిటి తెలుసుకోవటం అవసరం కాబట్టి ఈ సందర్భం గా ఈ కోర్సు యొక్క మొదటి లెక్చర్ ఇంట్రడక్షన్ టు ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇక్కడ మనం ప్రధానంగా ఎంబెడెడ్ సిస్టమ్స్గురించి మాట్లాడుతాముఈ కోర్సులో భాగంగా ఎంబెడెడ్ సిస్టమ్స్యొక్క కొన్ని ప్రధానమైన అప్లికేషన్స్ దాని లోపల ఉండే సబ్ సిస్టమ్స్ గురించి చర్చిద్దాము నేను నొక్కిచెప్పాలనుకునే మొదటి విషయం ఏమిటంటే మనము చాలా అదృష్టవంతులం కంప్యూటింగ్ యుగంలో పుట్టి పెరిగాము మీలో చాలా మంది పుట్టినప్పటి నుండి మీ చుట్టూ కంప్యూటర్ సిస్టమ్స్చూస్తూ ఉన్నారు అయితే 4 లేదా 5 దశాబ్దాల క్రితం ఇలాంటి సందర్భాలు లేవు కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్ లో పవర్ డివైసెస్ మరియు వివిధ రకాల పురోగతి లలో అద్భుతమైన విస్తరణ ఉంది నేడు కంప్యూటర్ సిస్టమ్స్ ప్రతి చోటా ఉన్నాయి మీరు మీ చుట్టూ చూస్తే కాలేజీలోనూ ల్యాబ్ లోనే కాదు రోజు మీరు నిద్ర లేవగానే మీ ఇంటిలో నే కంప్యూటర్ కనిపిస్తుంది మీరు మీ చుట్టూ చూస్తే ఎన్నో కంప్యుటేషనల్ డివైసెస్ ఎక్కడో ఒకచోట కనిపిస్తాయి మనమందరం ఈ రకమైన వాతావరణంలో పెరిగాము సాంప్రదాయకంగా చెప్పాలంటే మన అందరికీ కంప్యూటర్ల తో డెస్క్ టాప్స్ తో ల్యాప్టాప్లుతోసర్వర్ లతో అవగాహన ఏర్పడింది మనము డెస్క్టాప్ కంప్యూటర్లతో కంప్యూటింగ్ చేయడం నేర్చుకున్నాము ఈ రోజుల్లో ల్యాప్టాప్లు చాలా సరసమైనవిగా మారాయి మనలో చాలామంది వ్యక్తిగత ల్యాప్టాప్లను కలిగి ఉన్నారు ల్యాప్టాప్లు ఇంతకు ముందు ఉపయోగించిన డెస్క్టాప్ల పాత్రను భర్తీ చేస్తున్నాయి మొబైల్ ఫోన్ తక్కువ గా అంచనా వేసిన కంప్యూటింగ్ పరికరం కానీ30 35 సంవత్సరాల క్రితం కంప్యూటర్ సిస్టమ్స్ తో పోల్చితే ఈరోజు మొబైల్ ఫోన్ కంప్యుటేషనల్ సామర్ధ్యం పెద్ద కంప్యూటర్ సిస్టమ్స్కన్నా ఒక మిలియన్ రెట్లు ఎక్కువ శక్తివంతమైనది కొన్ని నిర్దిష్ట ఎప్లికేషన్స్ ఉదాహరణకు సందేశాలను పంపడము వీడియో లు చూడడానికి అంతర్జాలము బ్రౌజ్ చేయడం ఇలాంటి వినోద ప్రయోజనాల కోసం మొబైల్ ఫోన్ లు ఉపయోగిస్తున్నాము కానీఇంకా చాలా కొత్త ఎప్లికేషన్స్ కూడా రన్ చేయ వచ్చు కానీ నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే తరచుగా మరొక రకమైన కంప్యూటింగ్ వ్యవస్థ మన నుండి దాచబడింది అంటే అది మనం చూడలేము డెస్క్టాప్ లెక్కించగలదు ల్యాప్టాప్ లెక్కించగలదు మొబైల్ ఫోన్ కూడా లెక్కించగలదు ని మనకు తెలుసు కానీ రిఫ్రిజిరేటర్ వైపు చూస్తే ఎయిర్ కండిషనింగ్ వైపు చూస్తే అవి కంప్యూటింగ్ మిషిన్ లాగా కనిపిస్తాయా కానీ ఆ మెషీన్ల లోపల కంప్యూటింగ్ బ్రెయిన్ దాగివుంది దాని గురించే నేను చెబుతున్నాను ఇవి సర్వసాధారణంగా మన దైనందిన జీవితంలోప్రతిచోటా విస్తృతంగా ఉన్నాయి దేనికోసం వాటిని తయారు చేశారో ఆ ఎన్విరాన్మెంట్ లోపల దాచబడ్డాయి ఇప్పుడు ఇటువంటి పరికరాలను సాంప్రదాయకం గా ఎంబెడెడ్ సిస్టమ్స్ అని పిలుస్తారు మన ఉద్దేశం ఏమిటంటే ఇవి కంప్యూటింగ్ సిస్టమ్స్ కానీ అవి ఎన్విరాన్మెంట్ లో పొందుపరచబడ్డాయి దేని కోసమైతే తయారు చేశారో దానిని ఎన్విరాన్మెంట్ అంటారు నేను మళ్ళీ ఎయిర్ కండిషనింగ్ మిషన్ ని ఉదాహరణగా తీసుకుంటాను ఒక ఎసి మిషన్ సాధారణంగా గది లోపల ఉంచాలి ఇప్పుడు AC మెషిన్ లోపల ఉన్న కంప్యూటింగ్ సిస్టమ్ కు AC మెషిన్ ఒక ఎన్విరాన్మెంట్ కల్పిస్తుంది ఇది ఆ ఎసి మెషీన్ బయట ఎవరితోనూ సంభాషించదు దీనికి మీరు మీ రిమోట్ కంట్రోల్పై ఏది నొక్కితే ఇంకా మీరు ఇచ్చే కొన్ని ఆదేశాలను నియంత్రించాల్సిన బాధ్యత ప్రతిస్పందించే బాధ్యత ఉంది మనము ఇచ్చే ఆదేశాలకీ లోపల ఉండే కంప్యూటింగ్ మెషిన్ ప్రతిస్పందించడానికి బాధ్యత వహిస్తుంది ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి మరొకసారి మాట్లాడితే ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏమిటి ఇప్పటికే నేను ఒక ఉదాహరణ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు మీకు కొంత స్పష్టత వచ్చి ఉండాలి ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే మరొక సిస్టంలో పొందు పరిచిన కంప్యూటర్ లు నేను ఇప్పుడు కుడి వైపున కొన్ని చిత్రాలు ఇచ్చాను మీరు ఈ ఉదాహరణ లను చూడండి ఇక్కడ మీరు వాషింగ్ మిషీన్రిఫ్రిజిరేటర్ లేజర్ ప్రింటర్ డిజిటల్ కెమేరాఆటోమొబైల్ ఇంకా మీరు ఆకాశం గుండా ఎగురుతున్న మిస్సైల్ ని చూడవచ్చు ఇవన్నీఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క ఉదాహరణలు ఇవి చాలా శక్తివంతమైన కంప్యూటింగ్ సిస్టమ్స్ లేదా డివైసెస్ ఈ కంప్యూటింగ్ సిస్టమ్స్ సామర్థ్యం నిర్దిష్ట అప్లికేషన్ పై ఆధారపడి ఉంటుంది మనకు కొన్ని అప్లికేషన్స్ కోసం ఎక్కువ కంప్యుటేషన్ పవర్ అవసరం లేదు కానీ మిస్సైల్ లాంటి సిస్టమ్ కోసం చాలా కంప్యుటేషన్ రియల్ టైం లో జరగాలి మిస్సైల్ పథం లో ప్రవహించాలంటే మరియు లక్ష్యాన్ని ఖచ్చితమైన మార్గంలో చేరటానికి నిరంతరంగా ఎన్విరాన్మెంట్ నుండి అభిప్రాయాలు మిసైల్స్ సరైన మార్గాన్ని అనుసరించే విధంగా తీసుకో వలసిన దిద్దుబాటు చర్యలు అవసరము కాబట్టి ఇది ఎన్విరాన్మెంట్ పై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఈ మిగతా వ్యవస్థ లు దేన్నైనా సూచించగలవు కానీ సరిగ్గా నిర్వచించడం చాలా కష్టం కానీ విస్తృతంగా చెప్పాలంటే ఈ మిగతా వ్యవస్థ లు ఏదైనా కంప్యూటింగ్ సిస్టమ్ కానీ ఇవి మన సంప్రదాయ కంప్యూటర్లు డెస్క్టాప్ ల్యాప్టాప్ సర్వర్లు మొదలైనవి కావు ఏదైనా కంప్యూటింగ్ సిస్టమ్ ఒక ఎన్విరాన్మెంట్ లో ఉండి పనిచేసే దానిని ఎంబెడెడ్ సిస్టమ్స్ గా వర్గీకరించవచ్చు కొన్ని విలక్షణమైనవి ఉదాహరణ లు ఇక్కడ ఇవ్వబడ్డాయి నేను చెప్పినట్లు అప్లికేషన్ ఆధారం గా ప్రాసెసర్ చాలా సులభం మరియు చవకైనది అవ్వచ్చు చాలా డివైసెస్ ఉన్నందున నేను ఒక దాని ని ఉదాహరణ గా తీసుకుంటాను మైక్రోవేవ్ ఓవెన్ కొనడానికి మీరు మార్కెట్కు వెళ్లారని అనుకుందాం దాని ధర రూ 3000 అంతకంటే ఎక్కువ అనుకుందాం వేరే వాటితో పోల్చితే ఇవి చాలా చౌకగా ఉంటాయి మైక్రో ఓవెన్ల లోపల ఎంబెడెడ్ ప్రాసెసర్లు ఉన్నాయి ఇప్పుడు నేను మైక్రోవేవ్ ఓవెన్ లోపల పెట్టడానికి చాలా శక్తివంతమైన పెంటియమ్ ప్రాసెసర్ అవసరం అని చెబితే దాని ధర అన్ని యాక్ససరీస్ పెరిఫెరల్స్ కలుపుకొని ని 5000 రూపాయలు అవుతుంది అప్పుడు ఇది ఆర్థికంగా లాభదాయకం కాదు అప్లికేషన్స్నీ బట్టి చాలా చౌకగా ఉండాలి నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద సంఖ్యలో ఎంబెడెడ్ సిస్టమ్స్ వివిధ అప్లికేషన్స్ వాటిలో బిలియన్లు మిలియన్లు సాంప్రదాయ కంప్యూటింగ్ యూనిట్లు ఉపయోగించబడుతున్నాయి కాబట్టి అటువంటి ఎంబెడెడ్ కంప్యూటింగ్ పరికరాల సంఖ్య నేడు సాంప్రదాయ కంప్యూటింగ్ పరికరాల సంఖ్యను మించిపోయింది చాలా ఎంబెడెడ్ సిస్టమ్స్లో కొన్ని సాధారణ లక్షణాలు ఉన్నాయి వాటిలో కొన్ని చూద్దాం మొదటి విషయం ఏమిటంటే అవి ప్రత్యేక ప్రయోజనం లేదా ఒకే పని కోసం ఎయిర్ కండిషనింగ్ మిషీన్ తీసు కుంటే దాని లోపల ఉన్న ప్రాసెసర్ యొక్క ఏకైక ఉద్దేశ్యం AC మిషిన్ సరిగ్గా పనిచేస్తుందని నిర్ధారించడానికె కాబట్టి కొన్ని మ్యాథ్స్ కాలిక్యులేషన్ చేయటానికి ప్రయత్నించడం లేదు కాబట్టి ఇది చాలా ప్రత్యేక మైనది సాధారణం గా దేని కోసమైతే అప్లికేషన్ నిర్మించబడినదో దానికి సంబంధించిన ఒకే ప్రోగ్రామ్ను అమలు చేస్తుంది ఇంకా ఎన్విరాన్మెంట్ నుండి ఇన్పుట్లను తీసుకో వచ్చు ఏసీ మెషిన్ గురించి ఆలోచిస్తే ఎన్విరాన్మెంట్ నుండి ఇన్పుట్స్ అంటే రిమోట్ కంట్రోల్ ద్వారా యూజర్ పంపే కొన్ని ఆదేశాలు ఏసీ మెషిన్ లో ఉండే సెన్సార్స్ ప్రస్తుత గది ఉష్ణోగ్రత తేమ స్థాయి ఏమిటో గ్రహించవచ్చుదీని ప్రకారం ఇది లోపల ఉన్న వివిధ సబ్ సిస్టమ్స్ లను వాంఛనీయ చేయ గలదు ఒక రెఫ్రిజిరేటర్ తీసుకుంటే దానిలో కొన్ని కంట్రోల్ పానల్స్ఉంటాయి వాటి ద్వారా టెంపరేచర్ మరియు వేరే ఫ్యాక్టర్స్ సెట్ చేయవచ్చు మళ్లీ ఇది అప్లికేషన్పై ఆధారపడి ఉంటుంది ఎన్విరాన్మెంట్ ద్వారా మీరు ప్రాసెసర్కు కొన్ని ఆదేశాలను పంపవచ్చు మరియు ప్రాసెసర్ తదనుగుణంగా ప్రతిస్పందిస్తుంది మైక్రోవేవ్ ఓవెన్ వాషింగ్ మెషిన్ ఎసి మెషిన్ వంటి కొన్ని ఉదాహరణలు నేను ఇచ్చాను మరియు ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్లో చాలా వరకు కాస్ట్ ఎనర్జీ పై చాలా కఠినమైన అవరోధాలు ఉన్నాయి ప్రాసెసర్ తక్కువ ఖర్చుతో ఉండాలి లేకపోతే సిస్టమ్ ఆర్థికంగా లాభదాయకంగా ఉండదు ప్రాసెసర్ ఎక్కువ శక్తిని పవర్ సోర్స్ లేదా బ్యాటరీ నుండి వినియోగించకూడదు మనము ఈ రోజుల్లో మెషిన్ చాలా సొగసుగా ఉండాలి అని ఆలోచిస్తాము అలా కాకుండా మిషన్ లోపల ఒక పెద్ద కంప్యూటర్ ఉండి మెషిన్ కూడా పెద్దదిగా ఉండాలి అనుకోము కాబట్టి మీ కంప్యూటింగ్ సిస్టమ్ సిస్టమ్ ని బట్టి చాలా కాంపాక్ట్ గా తక్కువ విస్తీర్ణంలో సరిపోయేలా ఉండాలి కాబట్టి తక్కువ ఖర్చు తక్కువ శక్తి చిన్న పరిమాణం చాలా వేగంగా మరీ ముఖ్యంగా రియల్ టైమ్ రెస్పాన్స్ వంటి లక్షణాలు ఉండాలి అకస్మాత్తుగా కొన్ని కారణాల వల్ల గది ఉష్ణోగ్రత పెరిగింది అనుకోండి వెంటనే ఏసీ మిషన్ గది ఉష్ణోగ్రత తగ్గించడానికి కంప్రెసర్ను ఆన్ చేయాలి అనగా ఎక్స్టర్నల్ ఇన్పుట్ ల కువెంటనే ప్రతిస్పందించాలి పది నిమిషాల తర్వాత ప్రతి స్పందిస్తే సరిపోదు రియల్ టైమ్ అంటే ఇన్పుట్ వచ్చినప్పుడు కొంత నిర్దిష్టమైన సమయం లోపు సిస్టమ్ ఆ ఇన్పుట్కు ప్రతిస్పందించాలి చాలా ఎంబెడెడ్ సిస్టమ్స్ రియల్ టైమ్ లో ప్రతిస్పందిస్తాయి అవి ఎన్విరాన్మెంట్ నుండి ఇన్పుట్ తీసుకొని కంప్యుటేషన్ చేయాలి ఇక ఒక అప్లికేషన్ నుండి అప్లికేషన్ కు భరించదగిన డిలే లో తేడాలు ఉంటాయి కాబట్టి ఇవి కొన్ని సాధారణ లక్షణాలు ఇప్పుడు కొన్ని డిజైన్ అడ్డంకులు కూడా ఉన్నాయి వీటిలో కొన్ని తప్పవు ప్రాసెసర్ తక్కువ ఖర్చుతో కూడుకున్నది అయి ఉండాలి మీరు దీన్ని చాలా ఖరీదైనదిగా చేయకూడదు ఎందుకంటే మీరు దానిని ఏ సిస్టంలో అయితే ఎంబెడ్ చేస్తున్నారో ఆ సిస్టం యొక్క ఖరీదు కూడా ఎక్కువ అవుతుంది మైక్రోవేవ్ వంటి మెషిన్ లోపల మీరు పెంటియమ్ లాంటి చాలా అధునాతన ప్రాసెసర్ ను ఉపయోగించలేరు ఎందుకంటే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తక్కువ ఎనర్జీ ని ఉపయోగించడం రిఫ్రిజిరేటర్ లాంటి ఎలక్ట్రిక్ పవర్ తో పనిచేసే మెషిన్ మీరు ఆన్ చేసి దూరంగా వెళ్ళినా కూడా ఇది తక్కువ పవర్ ని వాడుకోవాలని అనుకొంటాము ఇంకా రెండవది చాలా గాడ్జెట్స్ బ్యాటరీ తో పని చేస్తాయి కావున ఎనర్జీ వినియోగం అనేది ఒక పెద్ద సమస్య ప్రాసెసర్లు చాలా సరళంగా ఉన్నందున నా వాటిలో ఉన్న మెమొరీ మొత్తం కూడా చాలా తక్కువ ఉన్నందున మీరు ఏ ప్రోగ్రామ్ వ్రాసినా ఏ కంప్యుటేషన్ చేసినా మొత్తము పరిమితమైన మెమరీ స్థలం లోపల ఉండాలి నేను ఇదివరకే చాలా అప్లికేషన్స్ రియల్ టైం రెస్పాన్స్ నిర్ణీత సమయంలో సిస్టమ్ ఇన్పుట్ లకు ప్రతి స్పందించాలని పేర్కొన్నాను ఇప్పుడు మనం మాట్లాడిన దాని ఆధారం గా ఎంబెడెడ్ సిస్టమ్ను ఎలా నిర్వచించవచ్చు ఎంబెడెడ్ సిస్టమ్స్ నీ మైక్రో కంట్రోలర్ ఆధారిత సిస్టం గా నిర్వచించవచ్చు లోపల ఉన్న ప్రాసెసర్ చాలా చిన్నది ధర తక్కువ మరియు తక్కువ పవర్ ఉపయోగించేది అయి ఉండాలి ఇది చాలా ఎంబెడెడ్ సిస్టమ్స్ కు వర్తిస్తుంది ఈ ప్రమాణాలు అన్నింటిని సంతృప్తి పరిచే మైక్రో కంట్రోలర్ అనే ఒక రకమైన ప్రాసెసర్ గురించి ఈ కోర్సు లో మనము మాట్లాడుతాము ఎంబెడెడ్ సిస్టమ్స్లో చాలా వాటిలో మైక్రో కంట్రోలర్లు ఉన్నాయి అవి ఒకే చిప్లో ఉండే పూర్తి కంప్యూటర్ లాంటివి మీకు కావలసిన ప్రాసెసర్ మెమరీ IO ప్రతిదీ ఒకే చిప్ లోపల ఉన్నాయి అందువలన దీని ధర తక్కువ ఇది సాధారణ ప్రయోజనాల కోసం కాదు మైక్రోకంట్రోలర్ ఆధారిత సిస్టమ్ ఇది ఒక ఫంక్షన్ను లేదా పరిమిత ఫంక్షన్ల శ్రేణి ని నియంత్రించాలి మరొక విషయం ఏమిటంటే యూజర్ చేత ప్రోగ్రాం చేయడానికి ఉద్దేశించినది కాదు మీరు ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కోసం ఒక నంబర్ యొక్క Factorial కనుగొనడానికి n సంఖ్యల మొత్తాన్ని కనుగొనడానికి ఒక ప్రోగ్రామ్ను వ్రాయవచ్చు కానీ మీరు ఏసీలో మెషిన్ లోని ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి ఆలోచిస్తే దానిని రోజువారి కంప్యుటేషన్ కోసము ఉపయోగించరు దాని ప్రోగ్రాం మీరూ రాయరు ఫ్యాక్టరీ నుండి ప్రోగ్రాం చేయబడి మీ వద్దకు వస్తుంది మీరు దానిని సవరించి లేరు కేవలం వాడుకోగలరు ఉదాహరణకు యూజర్ రిమోట్ కంట్రోల్ ద్వారా ఇన్పుట్ లను ఇవ్వగలరు కానీ దాని పనిని మార్చలేరు ఇంకా ఏసి మెషిన్ నీ రూమ్ హీటర్ గా మార్చలేరు యూజర్ సాధారణంగా సాఫ్ట్వేర్లో ఎటువంటి మార్పు లు చేయలేరు కానీ ఈ రోజుల్లో సిస్టమ్స్ మరింత అధునాతనమవుతున్నాయి మీరు టీవీ సెట్ తో పాటు ఉపయోగించే సెట్ టాప్ బాక్స్ గురించి తీసుకున్నారంటే మీరు ఆన్ చేసినప్పుడు లేదా కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అది అప్డేట్స్ డౌన్లోడింగ్ చేస్తున్నట్లు చెప్తుంది సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా సెట్ టాప్ బాక్స్ లోపల నడుస్తున్న సాఫ్ట్వేర్ కూడా క్రమానుగతంగా అప్ డేట్ చేయబడుతుంది ఎలా అయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తరచుగా అప్డేట్ చేస్తాయో అలాగే ఆ సౌకర్యం సెట్ టాప్ బాక్స్ లోపల అందించబడుతుంది అంటే మీ ప్రస్తుత సాఫ్ట్వేర్ను మెరుగుపరచడానికి కొన్ని మార్పులు అవసరం కాబట్టి సాధారణంగా మీరు మీ వాషింగ్ మెషీన్ లేదా రిఫ్రిజిరేటర్ లేదా కారు లను ప్రోగ్రామ్ చేయలేరు కానీ రాబోయేతరం ఎంబెడెడ్ సిస్టమ్స్ నీ ప్రోగ్రామ్ చేయగలరేమో మీరు వాహనాన్ని నడుపుతున్నప్పుడు మీ అవసరానికి అనుగుణంగా మీరు దాన్ని ప్రోగ్రామ్ చేయవచ్చు కానీ నేటికీ వినియోగదారునికి సిస్టమ్స్ లో పరిమితమైన ఎంపికలు మాత్రమే పేర్కొన గలరు కానీ అన్నింటినీ కాదు ఇది ఎంబెడెడ్ సిస్టమ్ యొక్క స్కీమాటిక్ డయాగ్రమ్ ఎంబెడెడ్ కంప్యూటర్ మధ్యలో ఉంది ఇది మైక్రో కంట్రోలర్ అనబడే హార్డ్వేర్నీ కలిగి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా నడుస్తోంది ఇది కొన్ని సెన్సార్ల ద్వారా ఇన్పుట్లను తీసుకొని అవుట్పుట్లను నియంత్రించగలదు కొన్ని స్విచ్లుకొన్ని చిన్న కీబోర్డులు కొన్ని టచ్ సెన్సార్లు అంటే రిమోట్ కంట్రోల్ లాంటి సాధారణ యూజర్ ఇంటర్ఫేస్లు ఇతర సబ్ సిస్టం లకు లింకు చేయబడి ఉంటాయి ఇదే సాధారణ ఎంబెడెడ్ సిస్టమ్ యొక్క స్కీమాటిక్ ఇప్పుడు ఏది ఎంబెడెడ్ సిస్టమ్ కాదు అది సాంప్రదాయ కంప్యూటింగ్ సిస్టమ్ లోపల ఉండే మైక్రోప్రాసెసర్ కాదు దీనిని కంప్యూటర్ అని పిలుస్తాము కానీ ఎంబెడెడ్ సిస్టమ్ అని పిలవము ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఎసి మెషిన్ మైక్రోవేవ్రిఫ్రిజిరేటర్ వంటి మరొక సాంకేతిక పరిజ్ఞానాన్ని నియంత్రించడానికి ఉపయోగించే మైక్రోప్రాసెసర్ ఇదివరకు నేను చెప్పినట్టు తక్కువ ఖర్చు మైక్రో కంట్రోలర్ అనేది ఒకే చిప్ పరికరాలుఇది వేరే సిస్టమ్ లోపల ఎంబెడ్ చేయబడింది నేను ఇక్కడ ఈ చిత్రంలో PIC కుటుంబానికి చెందిన మైక్రోకంట్రోలర్ చూపిస్తున్నాను PIC మైక్రోకంట్రోలర్ లేఅవుట్ డయాగ్రమ్ లో ప్రాసెసర్ మెమరీ IO సబ్ సిస్టమ్స్ ప్రతిదీ అదే చిప్ లోపల ఎంబెడ్ చేయబడింది ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క కొన్ని అప్లికేషన్స్ గురించి మాట్లాడితే మీ ఊహకు అందినంత వరకు కొన్నింటిని మాత్రమే చెప్పగలరు ఊహకందని మరెన్నో అప్లికేషన్స్ రోజు రోజుకి పెరుగుతాయి ఈరోజు మనము IoTs గురించి మాట్లాడుతున్నాము రేపు IoT ప్రతిచోటా ఉంటుంది బహుశా అలాంటి డివైసెస్ మీ శరీరం లోపల మీతో పాటు తీసుకెళ్తూ ఉండొచ్చు ఇప్పటివరకు మనము కన్జ్యూమర్ విభాగం లో రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషీన్ ఏసీ మిషీన్ కెమెరా గురించి మాట్లాడాము మీ కార్యాలయంలో కూడా మీరు ఉపయోగించే ప్రింటర్ లు ఫ్యాక్స్ మిషన్ లుఫోటో కాపీ మిషన్లు స్కానర్లు బయోమెట్రిక్ స్కానర్ నిఘా కెమెరాలు అవన్నీ ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క ఉదాహరణలు ఆటోమొబైల్స్ తీసుకోండి నేడు ఆటోమొబైల్స్ తెలివైనవి ఇంకా కొన్ని కంప్యుటేషనల్ డివైసెస్ వాటి లోపల ఉండే మౌలిక సదుపాయాలను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి కాబట్టి ఇక్కడ ఎయిర్బ్యాగులు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ ఇంజిన్ కంట్రోల్ డోర్ లాక్ జిపిఎస్ ప్రతిదీ ఎంబెడెడ్ ప్రాసెసర్లచే నియంత్రించబడతాయి మొబైల్ ఫోన్ లు కమ్యూనికేషన్ కోసం వాడే అతిపెద్ద ఉదాహరణ మనము కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే నెట్వర్క్ స్విచ్ లు వై ఫై హాట్స్పాట్లు టెలిఫోన్లు ప్రతి దాని లోపల ప్రాసెసర్లు ఉన్నాయి చాలా ప్రదేశాలలో ఆటోమేటిక్ డోర్ లాకింగ్ సిస్టమ్స్ చూస్తున్నాము విమానాశ్రయాలు మరియు రైల్వే స్టేషన్లలో ఆటోమేటిక్ బ్యాగేజ్ స్క్రీనింగ్ సర్వైలెన్స్ సిస్టమ్స్ ఇంటలిజెంట్ టాయిలెట్లు వీటి లోపల ఉండే కొన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అవసరాలకు ఆటోమాటిక్ గా రెస్పాండ్ అవుతాయి ఇవన్నీ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉదాహరణలు మళ్లీ డయాగ్రమ్ గురించి మాట్లాడితే ఎంబెడెడ్ సిస్టమ్ హార్డ్వేర్లతో పొందుపరిచిన కంప్యూటర్ను కలిగి అది చేయవలసిన సాఫ్ట్వేర్ను వ్రాయబడి ఇంకా దానిని ఉపయోగించుకునేలా చేయడానికి సరైన యూజర్ ఇంటర్ఫేస్ కలిగి ఉండాలి ఇంకా యూజర్ ఇంటర్ ఫేస్ అప్లికేషన్ మీద ఆధారపడి సరళంగా ఉండాలి అంతేకానీ ఏదైనా ప్రతిదీ టైప్ చేయడానికి పెద్ద పెద్ద కీబోర్డ్ కాకూడదు నేను చూపిస్తున్నది కార్టూన్ లాంటిది ఈ దీర్ఘచతురస్రాకార పెట్టె ప్రాసెసర్ ప్రాసెసర్ లోపల మీరు చాలా విషయాలు చూడవచ్చు మీరు డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ కౌంటర్ లు టైమర్ లు పల్స్ విడ్త్ మాడ్యులేటర్ ఇంకా చాలా సబ్ సిస్టమ్స్ చూడవచ్చు ప్రాసెసర్ మెమరీ IO పోర్ట్స్ మొదలైన వాటితో పాటు ఎంబెడెడ్ సిస్టమ్ యొక్క హార్ట్ లాంటిది అయినా సాధారణ మైక్రోకంట్రోలర్ అనలాగ్ టు డిజిటల్ ఇంటర్ఫేస్ కలిగి ఉంటుంది ఎందుకంటే బయటి ప్రపంచం నుండి వచ్చే ఇన్పుట్లు అనలాగ్ ఇంకా టెంపరేచర్ హుమిదిటీ ప్రెషర్ మొదలైనవన్నీ సామాన్యంగా కంటిన్యూస్ ఇంతటితో మనము ఈ పాఠాన్ని ముగిద్దాం తదుపరి లెక్చర్ లో చర్చ కొనసాగిస్తాము ధన్యవాదాలు